ఈ సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం మరియు మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్స్ అని పిలువబడే కొత్త అటాక్ ని పరిశీలిస్తాము కాబట్టి మనం ఇప్పటి వరకు చూసిన కోర్సులో వాస్తవానికి సిస్టమ్ యొక్క భద్రతను పెంచుతుందని మనము భావించిన వివిధ విషయాలను అధ్యయనం చేసాము ఉదాహరణకు మనము క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథంలను మరియు ఎన్క్రిప్షన్ ద్వారా చూశాము మరియు సిస్టమ్ యొక్క సమాచారం ఎలా ప్రవహిస్తుందో పరిమితం చేయడానికి పాస్వర్డ్లు మరియు సమాచార ప్రవాహ విధానాల ను ఉపయోగించవచ్చని మనకు తెలిసిన సిస్టమ్ యొక్క గోప్యత మరియు సమగ్రతను పొందటానికి ఈ క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథంలు ఉపయోగించబడతాయి మరియు ప్రత్యేకమైన రింగు లు వంటి హార్డ్వేర్ అంశాలను కూడా మనము చూశాము ఆధునిక ప్రాసెసర్ల లో మరియు ఇంటెల్ ARM ప్రాసెసర్ల లో ఉన్న SGX మరియు ట్రస్ట్జోన్ వంటి ఎన్క్లేవ్లు సిస్టమ్ యొక్క భద్రతను పెంచడానకై హార్డ్వేర్ స్థాయి లో ఉపయోగించబడ్డాయి ఒక సిస్టమ్ లో హానికరమైన ప్రోగ్రామ్ను అమలు చేయ గల నిర్బంధాన్ని కలిగి ఉన్న వివిధ పద్ధతులను కూడా మనము చూశాము మరియు పరిమిత వాతావరణం శాండ్బాక్స్ ఉందని నిర్ధారిస్తుంది సృష్టిస్తుంది తద్వారా హానికరమైన ప్రోగ్రామ్ దేనిని ప్రభావితం చేయదు ఆ శాండ్బాక్స్ వెలుపల ఉన్న సిస్టమ్ యొక్క అంశం వెబ్ మనము చూశాము బ్రౌజర్లు మరియు వెబ్ సర్వర్లు జావాస్క్రిప్ట్ను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉపయోగించుకుంటాయని ఎందుకంటే జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ భాష చాలా పరిమితం మరియు అందువల్ల జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ అమలు చేసే సిస్టమ్కు ప్రాప్యత చాలా పరిమితం ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్స్ అని పిలువబడే ఒక కొత్త రూపాన్ని చూద్దాం ఇప్పుడు మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్స్ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం వాస్తవానికి మాట్లాడిన ఈ విషయాలన్నింటినీ వారు విచ్ఛిన్నం చేయగలరు ఉదాహరణకు క్రిప్టోగ్రాఫిక్ పథకాలను విచ్ఛిన్నం చేయడానికి మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్స్ ఉపయోగించబడ్డాయి ఇక్కడ క్రిప్టో స్కీమ్ యొక్క రహస్య key లో మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్ ద్వారా తిరిగి పొందబడింది అదేవిధంగా పాస్వర్డ్ లు మరియు బెల్ లా పాడులా మోడల్స్ వంటి సమాచార ప్రవాహ విధానాలు ఈ దాడుల ద్వారా విచ్ఛిన్నమయ్యాయి అదేవిధంగా ప్రత్యేకమైన రింగులు ఎన్క్లేవ్స్ ASLR మరియు అన్నీ మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్స్ ద్వారా విచ్ఛిన్నమయ్యాయి కాబట్టి మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్ తప్పనిసరిగా వివిధ రకాలైన దాడుల యొక్క క్లాస్ ఉదాహరణకు ఇక్కడ ఉన్న ఈ జాబితా కొన్ని ప్రసిద్ధ మైక్రో ఆర్కిటెక్చరల్ దాడుల ను అందిస్తుంది కాబట్టి కాష్ టైమింగ్ బ్రాంచ్ ప్రిడిక్షన్ రో హామర్ రకాల దాడులు అన్నీ మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్స్ కాబట్టి ఈ ప్రత్యేక కోర్సులో మనము మొదట కాష్ టైమింగ్ అటాక్క్స్ ను చూస్తాము మరియు స్పెక్యులేషన్ అటాక్క్స్ గురించి గుప్త బ్రీఫ్ ఓవర్వ్యూ కూడా ఉంటుంది కాని ఈ నిర్దిష్ట ఉపన్యాసంలో మైక్రో ఆర్కిటెక్చరల్ కాష్ టైమింగ్ అటాక్ ఏమి చేయగలదో ఇంట్రడక్షన్ ఉండి సమాచార ప్రవాహ విధానాలకు సంబంధించి ముఖ్యంగా బెల్ లా పాడులా మరియు BIBA మోడల్ వంటి వివిధ సమాచార ప్రవాహ విధానాల ను మనము చూశాము మరియు మునుపటి ఉపన్యాసంలో మనము అధ్యయనం చేసినది ఏమిటంటే ఈ నమూనాలు ప్రతి సమాచారం ఎలా ప్రవహించవచ్చో తెలుపగలవు బెల్ లా పాడులా మోడల్ మనకు వేర్వేరు స్థాయిలను కలిగి ఉంది అగ్ర రహస్యం నుండి కాన్న్ఫిడెన్షియల్ గా మరియు బెల్ లా పాడులా మోడల్ అందించిన నియమాలు సమాచారం ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఎలా ప్రవహించాలో నిర్ణయించింది ఉదాహరణకు ఉన్న మోడల్ నేను వినియోగదారులు అప్రధానమైన లేదా వర్గీకరించని వినియోగ దారు వంటి తక్కువ స్థాయిలో అగ్ర రహస్య పత్రాన్ని చదవలేరు కాబట్టి మనము ఒక కోవర్ట్ ఛానెల్ అని పిలువబడే దానితో ప్రారంభిస్తాము కాష్ కోవర్ట్ ఛానల్ అని పిలువబడే దాన్ని చూస్తాము మరియు సమాచారాన్ని విడదీయడానికి ఈ కోవర్ట్ ఛానెల్ ఎలా ఉపయోగపడుతుందో చూస్తాము మరియు బెల్ లా పాడులా మోడల్ వంటి పథకాలు కాష్ టైమింగ్ దాడులను ఉపయోగించి విచ్ఛిన్నమైంది ఎలాగో చూస్తాము కాబట్టి కాష్ కోవర్ట్ ఛానెల్ తో ప్రారంభిద్దాం అందువల్ల ఛానెల్ ఏ కాష్ కోవర్టులోకి వెళ్లేముందు కాష్ మెమరీ అంటే ఏమిటి మరియు ఎందుకు ఉపయోగించబడుతుందనే దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి కాష్ మెమరీ ప్రాసెసర్ మరియు ప్రధాన మెమరీ మధ్య ఉంటుంది కాబట్టి ఇది ఇటీవల ఉపయోగించిన డేటా మరియు సూచనల ను క్యాష్ చేస్తుంది కాబట్టి కాష్ మెమరీ కి కారణం ప్రధాన మెమరీ నుండి లోడ్లు మరియు స్టోర్లు చాలా నెమ్మదిగా ఉంటాయి అందువల్ల ప్రధాన మెమరీ కంటే చాలా వేగంగా యాక్సెస్ చేయగల కాష్ మెమరీ ప్రాసెసర్ నుండి లోడ్లు మరియు స్టోర్ అభ్యర్థనలను చాలా వేగంగా అందించగలదు కాబట్టి ఉదాహరణకు మనకు లోడ్ ఇన్స్ట్రక్షన్ ఉంది రిజిస్టర్ చేయటానికి లోడ్ ఏదో ఒక అడ్రస్ లో ఉంది మరియు ఈ సూచన మొదటిసారిగా అమలు చేయబడిందని అనుకుందాం ఆపై ఏమి జరుగుతుందో ప్రధాన మెమరీ లో ఉన్న ఆ అడ్రస్ కు సంబంధించిన డేటా ప్రాసెసర్లో పక్కపక్కనే లోడ్ చేయ బడుతుంది అదే డేటా మరియు ప్రక్క నే ఉన్న డేటా ఈ ప్రత్యేక అడ్రస్ కు కాష్ మెమరీలో తదుపరి లోడ్ సూచనల కోసం నిల్వ చేయ బడుతుంది ఇది అదే అడ్రస్ కు ఎడిటర్కు వెళుతుంది లేదా కాష్లో నిల్వ చేయబడిన ఈ ప్రత్యేక అడ్రస్ కు చాలా దగ్గరగా ఉన్న అడ్రస్ ప్రాసెసర్ ఆ డేటా ను కాష్ నుండి నేరుగా పొందుతుంది కాబట్టి కాష్ మెమరీ నుండి పొందడం చాలా వేగంగా ఉంటుంది మరియు మనము దీనిని కాష్ హిట్ అని పిలుస్తాము ఇప్పుడు సమస్య తలెత్తుతుంది కాష్ మెమరీ ప్రధాన మెమరీ కంటే చాలా తక్కువగా ఉన్నందున ఒక సాధారణ L1 కాష్ 32 kilobytes ప్రధాన మెమరీ అనేక Megabytes వరకు పెద్దదిగా ఉంటుంది అందువల్ల కాష్ మెమరీ ప్రధాన మెమరీ యొక్క చిన్న ఉపసమితిని నిల్వ చేస్తుంది మరియు కాష్ నుండి డేటా రీప్లేస్మెంట్ పాలసీ స్థాపన విధానం ఉంది మరియు ఇటీవల యాక్సెస్ చేయబడుతున్న మెమరీ నుండి క్రొత్త డేటా కాష్ మెమరీలో నిల్వ చేయబడుతుంది మరియు అందువల్ల ప్రతి లోడ్ సూచనలతో ఈ ప్రాసెసర్ చేత అమలు చేయబడుతుంది మనకు కాష్ హిట్ ఉండవచ్చు ఇది డేటా కాష్ మెమరీలో ఉందని సూచిస్తుంది మరియు డేటాను కాష్ మెమరీ నుండి ప్రాసెసర్ కు నేరుగా చదవవచ్చు లేదా మనకు కాష్ మిస్ ఉండవచ్చు ఈ సందర్భంలో డేటా కాష్ మెమరీలో లేనందువల్ల ప్రధాన మెమరీ నుండి పొందాలి ఇప్పుడు ఇక్కడ క్లిష్టమైన భాగం రెండు అంశాలు మొదట కాష్ మెమరీ ని సిస్టమ్లో అమలు చేస్తున్న వివిధ ప్రక్రియల ద్వారా పంచుకుంటారు మరియు రెండవ ది కాష్ మెమరీ ప్రధాన మెమరీ కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు అందువల్ల తొలగింపు యొక్క భావన ఉంది ఇందులో కాష్ లోని డేటా కొత్త డేటా ను తొలగించబడుతుంది ఇటీవల ప్రాప్యత చేయబడినది కాష్ మెమరీలో నిల్వ చేయబడుతుంది ఫలితంగా కాష్ హిట్స్ మరియు కాష్ మిస్ అని మనము పిలుస్తాము కాబట్టి కాష్ హిట్ కాష్ మిస్ కంటే చాలా వేగంగా ఉంటుంది మరియు కాష్ హిట్ కాష్ మెమరీ నుండి నేరుగా డేటా ను పొందుతుంది అయితే కాష్ మిస్ ప్రధాన మెమరీ నుండి లేదా ఇతర తక్కువ కాష్ నుండి డేటా ను పొందవలసి ఉంటుంది ఇప్పుడు కాష్ మెమరీ గురించి మరికొన్ని అంతర్గత సంస్థ లను చూడవలసి ఉంటుంది కాబట్టి ఒక సాధారణ కాష్ మెమరీ అనేక కాష్ సెట్లు గా నిర్వహించబడుతుంది మరియు మనం ఇక్కడ ప్రతి కాష్ సెట్ చూసేటప్పుడు ఇక్కడ ప్రతి row కాష్ సెట్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ప్రతి కాష్ సెట్ బహుళ కాష్ లైన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి బ్లాక్స్ ఒక కాష్ లైన్ ఉదాహరణకు ఇంటెల్ ప్రాసెసర్లో ఒక సాధారణ కాష్ లైన్ పరిమాణం సుమారు 64 bytes ఇక్కడ ఈ ప్రత్యేక రేఖాచిత్రం కాష్ సెట్ లో 4 కాష్ లైన్లు ఉన్నాయని చూపిస్తుంది ఈ ప్రత్యేక కాష్ యొక్క అసోసియేటివిటీ నాలుగు ఇప్పుడు ప్రాసెసర్ ఒక లోడ్ లేదా స్టోర్ సూచనలను అమలు చేసినప్పుడు అది అడ్రస్ బస్సులో ఒక అడ్రస్ ను ఉంచుతుంది కాబట్టి ఇది L1 కాష్లో ఉండవచ్చు ఉదాహరణకు ఇది ఒక వర్చువల్ అడ్రస్ అవుతుంది మరియు కాష్ మెమరీ L1 కాష్ మెమరీ ఈ వర్చువల్ అడ్రస్ ను ఈ ప్రత్యేకమైన మార్గం లో వివరిస్తుంది కాష్ లైన్ను పరిష్కరించడానికి ఉపయోగించే కొన్ని ముఖ్యమైన bit లు ఉన్నాయి వీటిని సెట్ అడ్రస్ bits అని పిలువబడే bits ఉన్నాయి ఈ ప్రత్యేకమైన కాష్ లైన్ నుండి కాష్ సెట్ల లో ఒక దాన్ని ఎంచుకోవడానికి మరియు ట్యాగ్ bits ఉన్నాయి కాబట్టి ఏమి జరుగుతుంది అంటే ప్రాసెసర్ ద్వారా అడ్రస్ బస్సులో ఉంచిన ప్రతిసారీ ఇక్కడ ఈ పరిధి ఉన్న సెట్ అడ్రస్ bits ఇక్కడ ఒక దాన్ని ఎంచుకుంటాయి ఈ కాష్ సెట్లు అప్పుడు ఈ bits అయిన అడ్రస్ లోని ట్యాగ్ bits ఈ అడ్రస్ కి సంబంధించిన డేటా ఇప్పుడు ఈ సెట్లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది వాస్తవానికి ఉన్నట్లయితే మనకు కాష్ హిట్ అని పిలువబడే డేటా మరియు సంబంధిత డేటా లభిస్తుంది ఆ అడ్రస్ కు ఆ సెట్కు అనుగుణమైన ఈ కాష్ పంక్తులలో దేనినైనా ఆ ట్యాగ్ కనుగొనలేకపోతే ఆ కాష్ లైన్ నుండి మరొకటి పొందుపరచబడితే అప్పుడు కాష్ మిస్ ఉందని మనము చెప్తాము మెమరీ యొక్క తక్కువ స్థాయిలు DRAM లేదా L2 లేదా L3 కాష్ వంటి కాష్ యొక్క తక్కువ స్థాయిలకు నిర్దిష్ట లోడ్ అభ్యర్థనను అందించడం అవసరం ఇప్పుడు మనం ఇలాంటి ప్రోగ్రామ్ను నడుపుతున్నప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనకు ప్రాసెస్ P2 ఉందని అనుకుందాం మరియు ఈ ప్రాసెస్ P2 బహుళ లోడ్ సూచనల ను కలిగి ఉంటుంది కాబట్టి మనకు మొత్తం ఎనిమిది లోడ్ సూచన లు ఉన్నాయి A1 A2 A3 మరియు A4 మరియు లోడ్ B1 B2 B3 మరియు B4 ఇంకా అడ్రస్ల కు అనుగుణమైన సెట్ అడ్రస్ bits అని అనుకుందాం A1 A2 A3 మరియు A4 A సెట్ అని పిలువబడు ఈ సెట్కు అనుగుణమైనది కాబట్టి మీరు దీన్ని మొదటి సారి అమలు చేసినప్పుడు ప్రత్యేకించి ఈ ప్రత్యేకత అడ్రస్ కు అనుగుణమైన డేటా A1 A లో ఉన్న ఈ కాష్ లైన్లలో ఒకదానికి మొదటి పునరుక్తిని లూప్ చేసేటప్పుడు అదేవిధంగా లోడ్ యొక్క మొదటి అమలు సెట్లో కి లోడ్ A2 లోడ్ A3 మరియు లోడ్ A4 అవుతుంది డేటాను పొందుతుంది మరియు నిల్వ చేస్తుంది ఈ సమితి లో ఇది మొదటి అమలు అంతా కాష్ మిస్ అవుతుంది అదేవిధంగా లోడ్ సూచనల లోడ్ల కు మరొకటి B1 B2 B3మరియు B4 ఈ బి సెట్కు మ్యాప్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన లూప్ లో మొదటి పునరావృతం చివర లో మనకు4 కాష్ లైన్స్ ఉన్నాయి B సెట్లోని ఈ నాలుగు లోడ్ల కు అనుగుణంగా ఈ డేటా తో నిండి ఉంది ఇప్పుడు ఇక్కడ క్లిష్టమైన అంశం ఏమిటంటే ఈ ప్రత్యేకమైన మొదటి పునరావృతం సమయంలో మీరు A మరియు అన్ని కాష్ మిస్లను పొందుతారని మీరు గమనించవచ్చు కాబట్టి B ల కు ఈ 8 లోడ్ సూచనలకు అనుగుణంగా ఈ మొదటి పునరావృతం కోసం మొత్తం 8 కాష్ మిస్ లు ఉంటాయి ఇప్పుడు రెండవ పునరావృతం కోసం సిస్టమ్లో ఇతర ప్రక్రియలు లేవని ఊహిస్తే ఈ లోడ్ ఆపరేషన్లన్నీ కాష్ హిట్ల కు కారణమవుతాయి దీనికి కారణం అయినా తదుపరి లోడ్ A1 A2 A3 లేదా A4 అని నేరుగా సంబంధిత డేటా నుండి చదువుతుంది A సెట్లో ఉన్న కాష్ లైన్ అదేవిధంగా ప్రతి తదుపరి B సెట్ లోడ్ కు B1 B2 B3 లేదా B4 నుండి డేటా ను నేరుగా చదువుతుంది మీరు గమనించవల్సిన రెండవ విషయం ఏమిటంటే ఈ లోడ్లకు వ్యతిరేకం గా ఈ లోడ్ల కోసం తీసుకున్న సమయం సుమారుగా అదే మనం ఇక్కడ గణాంకపరంగా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాము అంటే ఈ ప్రత్యేక లూప్ ఈ నాలుగు లోడ్ల ను అనేక వేల సార్లు రన్ చేస్తుంది మరియు ఈ నాలుగు లోడ్ల కోసం తీసుకున్న సమయం మరియు గణాంకపరంగా సరైన పోలికను ఉదాహరణకు సగటు వ్యత్యాసాన్ని తీసుకొని మొదలైనవి ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాసెస్ P1 ను పరిశీలిద్దాం ఇప్పుడు ప్రాసెస్ P1 లో ఒక చిన్న లూప్ ఉంది ఈ ప్రత్యేక లూప్లో మనకు ఒక bit ఉంది bit 1 కి సమానం అయితే మీరు P1 ను లోడ్ చేస్తే లోడ్ అవుతుంది లేకపోతే BP1 లోడ్ అవుతుంది కాబట్టి bit 1 సమానం గా ఉంటే అప్పుడు ప్రక్రియలో ఒక సంబంధిత డేటా ను లోడ్ A ప్రాసెస్ P1 అడ్రస్ స్పేస్ ఇక్కడ పైగా అదేవిధంగా లోడ్ కావాలి అడ్రస్ సంబంధిత డేటా B ఈ P1 అడ్రస్ స్పేస్ లో ప్రక్రియలో లోడ్ అవుతుంది ప్రాసెస్ P2 మరియు ప్రాసెస్ P1 పూర్తిగా స్వతంత్ర ఒకరికొకరు కాబట్టి మనము ప్రాసెస్ అధ్యయనం చేసిన బెల్ లా పాడులా మోడల్తో సంబంధం కలిగి ప్రాసెస్ P1 ఒక పెద్ద రహస్య ప్రక్రియ అయితే ప్రాసెస్ P2 వర్గీకరించని ప్రక్రియ కావచ్చు ఇప్పుడు ఒక bit ను ట్రాన్స్మిట్ చేయగలమ ని ప్రాసెస్ P1 నుంచి ప్రాసెస్ P2 ఈ ప్రత్యేకమైన మెకానిజంన్ని ఉపయోగించి చేయడానికి మనము దాని గురించి వెళ్ళే మార్గం ఈ క్రింది విధంగా ఉందని మీరు గమనించండి ఒక ప్రక్రియ 0 కి సమానంగా ట్రాన్స్మిట్ చేయాలనుకుంటుంది కాబట్టి అతను ఏమి చేస్తాడు అతను bit 0 గా సెట్ చేస్తాడు ఈ సందర్భంలో ఈ నిర్దిష్ట స్థానానికి ఒక లోడ్ ఉంటుంది అది ఇప్పుడు అమలు అవుతుంది ఈ ప్రత్యేక అడ్రస్ లు ఇప్పుడు P1 అడ్రస్ స్థలం లో ఎంపిక చేయబడతాయి అవి A సెట్ మరియు B సెట్ ఉదాహరణకు ప్రక్రియలోఉంటే P1 ట్రాన్స్మిట్ ప్రక్రియను నుండి విలువ 1 చెప్పటానికి కోరుకుంటున్నారు ప్రాసెస్ P2 bit 1కి సమానంగా సెట్ చేస్తారు మరియు అందువలన ఈ ప్రత్యేక లోడ్ సూచనల లోడ్ A P1 నిర్వహించబడుతుంది ఇప్పుడు ప్రధాన మెమరీని యాక్సెస్ చేస్తే అక్కడ కాష్ మిస్ ఉంటుంది మరియు ఒక కాష్ లైన్ ప్రధాన మెమరీ నుండి A సెట్లోకి లోడ్ అవుతుంది కాబట్టి ప్రాసెస్ P2 డేటా తొలగించబడుతుంది మరియు ప్రాసెస్ P1 డేటా ఆ సంబంధిత కాష్ లైన్లో నింపబడుతుంది ఇప్పుడు మనం ఈ 2 సెట్ల లోడ్ల అమలు సమయాన్ని పరిశీలిస్తే వీటిని అమలు చేయడానికి తీసుకున్న సమయం ఏమిటంటే A లోడ్లు కోసం తీసుకున్న సమయం బి లోడ్ల కంటే ఎక్కువగా ఉంటాయి గణాంకపరంగా మళ్ళీ ఇది సాధించడాని కి కారణం వాస్తవం మనకు ఇప్పుడు ప్రాసెస్ P1 ఈ లోడ్ చేయబడినప్పుడు డేటా A1 A2 A3 మరియు A4 అమలు ఉంది కొన్ని అదనపు కాష్ మిస్లు ఉంటాయి తద్వారా అదనపు కాష్ మిస్లు కోడ్ యొక్క ఈ భాగానికి మరొక అమలుకు సమయం పెరుగుతుంది లోడ్లు B1 B2 B3 లేదా B4 అమలు చేయబడినప్పుడు మీరు అదేవిధంగా మేము కాష్ హిట్లను పొందుతాము మరియు అందువల్ల 1 ప్రాసెస్ P1 విలువను ట్రాన్స్మిట్ చేయడానికి తీసుకున్న సమయం చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఇది ఒక రహస్య ప్రక్రియ bit విలువను 1 కి సమానంగా సెట్ చేయండి అది A సెట్ నుండి ఒక నిర్దిష్ట కాష్ లైన్ను తొలగిస్తుంది మరియు ఫలితంగా ప్రాసెస్ P2 యొక్క అమలు సమయాన్ని ప్రభావితం చేస్తుంది ప్రక్రియ యొక్క P2 మరియు అందువల్ల ఈ భాగం అమలు సమయం ఇతర భాగాలతో పోలిస్తే అధికంగ ఉంటుంది ఇదే విధంగా ప్రాసెస్ P1 0 లేదా రెండు ప్రాసెస్ను ట్రాన్స్మిట్ చేయాలనుకుంటే P2 అది bit విలువను 0 కి సమానంగా సెట్ చేస్తుంది తద్వారా లోడ్ P1 ఇప్పుడు అమలు చేస్తుంది B P1 ను చర్చించబడినది మ్యాప్ చేయబడుతుంది B సెట్కు మరియు అందువల్ల ఇది P2 లో ఒకదాన్ని తొలగిస్తుంది ఇక్కడ ఉన్న డేటా లో ఈ ప్రత్యేక సందర్భంలో P2 ఈ అమలును అనంతంగా కొనసాగిస్తున్నప్పుడు లోడ్ల కోసం తీసుకున్న సమయాన్ని లూప్ చేస్తుంది B1 B2 B3 మరియు B4 ని లోడ్ చేయడానికి తీసుకున్న తక్కువ సమయంతో పోల్చితే ఇది ఎక్కువగా ఉంటుంది A1 A2 A3 మరియు A4 సెట్లో ఉన్న అదనపు కాష్ మిస్ కారణంగా సెట్ B ఈ విధంగా ప్రాసెస్ P1 ను చేయడానికి bits పరంగా ట్రాన్స్మిట్ చేయవచ్చు ప్రాసెస్ P2 నిర్ణయించడం ద్వారా అడ్రస్ A నుండి లోడ్ చేయడానికి లేదా అడ్రస్ B మరియు మేము విస్తరిస్తే ప్రత్యేకమైన ఆలోచనను ఎలా P1 ప్రాసెస్ చేయడానికి ఒక పెద్ద సందేశాన్ని P2 పంపగలదో ప్రాసెస్ కోసం కోడ్ ఎలా P1 ఇలాంటిది ఏదైనా చేస్తుందో చూడవచ్చు కాబట్టి ఉదాహరణ కి ప్రాసెస్ కోసం P1 ఒక సందేశాన్ని పంపాలని కోరుకుంటుంది కనుక ఇది ఏమి చేస్తుందంటే అది కొంత సమయం లూప్ కలిగి ఉంటుంది మరియు ఆ సందేశం లోని ప్రతి bit కోసం అది A స్థానం గాని లేదా B స్థానం నుండి లోడ్ అవుతుంది అందువల్ల భారీ మొత్తం లో రక్షణ ఉన్నప్పటికీ లేదా ప్రాసెస్ 1 మరియు ప్రాసెస్ 2 మధ్య హార్డ్వేర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ రెండింటి ద్వారా షేర్డ్ కాష్ మెమరీ కారణంగా ఇది ప్రాసెసర్లో ఉన్నట్లయితే ఒక ప్రక్రియ మరొక ప్రక్రియ కు సమాచారాన్ని బదిలీ చేయడం సాధ్యపడుతుంది అయితే ఇక్కడ వాస్తవానికి అవసరం ఏమిటంటే ప్రాసెస్ P1 మరియు ప్రాసెస్ P2 bits ట్రాన్స్మిట్ చేసే ఫార్మాట్ గురించి P1 మరియు P2 లను ఉదాహరణకు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే సెట్ పై అంగీకరించాలి మరియు వారు రెండు ప్రక్రియల మధ్య కమ్యూనికేట్ చేయడానికి ఒక నిర్దిష్ట ప్రోటోకాల్పై అంగీకరించాలి ఇప్పుడు కాష్ కోవర్ట్ ఛానెల్స్ ఒక పెద్ద సమస్య అలాంటి సమస్యలను గుర్తించడం చాలా కష్టం సాధారణంగా కోవర్ట్ ఛానెల్లు ఒక పెద్ద సమస్య కాష్ కోవర్ట్ ఛానెల్లు దీనికి అదనంగా అనేక ఇతర రకాల కోవర్ట్ చానెల్స్ లు ఉండవచ్చు మరియు అందువల్ల సిస్టమ్ లో ఉన్న అన్ని కోవర్ట్ ఛానెల్ లను గుర్తించడం చాలా కష్టమైన పని కోవర్ట్ చానెల్స్ ల గురించి రావడం గురించి మనం మాట్లాడేటప్పుడు మరొక ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్ రేటు లేదా ఇక్కడ ఆ కోవర్ట్ ఛానెల్ను లెక్కించడం మాకు ముఖ్యమైనది ఏమిటంటే ఆ నిర్దిష్ట కోవర్ట్ ఛానెల్ ద్వారా డేటాను కమ్యూనికేట్ చేసే రేటును కొలవ వచ్చు ఉదాహరణకు ఈ ప్రత్యేకమైన ఛానల్ యొక్క ఈ నిర్దిష్ట స్లైడ్ కమ్యూనికేషన్ రేటు కు తిరిగి వెళితే ప్రాసెస్ ఒకటి నుండి ప్రాసెస్ రెండు సెకను కు bits ట్రాన్స్మిట్ చేయడానికి ఇది సాధారణంగా చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఒక మంచి సంఖ్య సెకను కు ఒకటి లేదా రెండు bits వాస్తవానికి చాలా మంచి కాష్ కోవర్ట్ ఛానల్ కాబట్టి ఇతర డిజైన్లలో ఇటువంటి కోవర్ట్ ఛానెళ్ళను తొలగించడానికి సిస్టమ్ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేయగలగాలి మరియు ప్రక్రియల మధ్య సరైన విభజన ఉందని నిర్ధారించుకోవాలి కాష్ కోవర్ట్ ఛానెల్ను నివారించడానికి ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో మాత్రమే కాకుండా హార్డ్వేర్ స్థాయికి ఉదాహరణకు ఏ సమయంలో నైనా ప్రాసెస్ P1 మరియు ప్రాసెస్ P2 వాస్తవానికి అదే కాష్ మెమరీని పంచుకుంటాయని నిర్ధారించుకోవాలి తరువాత వచ్చే ఉపన్యాసాల లో మేము ఇతర రకాల కాష్ టైమింగ్ దాడులను చూస్తాము cryptographic అల్గోరిథంల వంటి అల్గోరిథంలు విచ్ఛిన్నం కావచ్చు మరియు ఆ cryptographic అల్గోరిథం నుండి రహస్య key లు మెమరీ ప్రాప్యత సమయాన్ని కొలవడం ద్వారా దొంగిలించబడతాయి ధన్యవాదాలు